అందరికీ నమస్కారం నేను జయంతా ఛటర్జీ మరియు మనము మేనేజింగ్ సర్వీసెస్ మరియు సమకాలీన సమస్యల గురించి చర్చిస్తున్నాము గత సెషన్లో మనము అభివృద్ధి చెందుతున్న సేవా మార్కెట్ల గురించి చర్చించాము మరియు మనము ఈ ఐదు బుల్లెట్ పాయింట్లను మీకు అందించాము నేటి మాడ్యూల్ ప్రారంభంలో నేను దీన్ని విస్తరించబోతున్నాను ప్రపంచ సేవా ఆర్థిక వ్యవస్థ యొక్క పరిణామాన్ని పరిశీలిద్దాము కాబట్టి ప్రభుత్వ విధానాలలో మార్పులు ఉన్నాయని మీడియా పట్ల మన వైఖరికి సంబంధించి సమయం వినోదం పట్ల మన వైఖరికి సంబంధించి సామాజిక మార్పులు ఉన్నాయని నేను ప్రస్తావించాను వ్యక్తిగతీకరణ పోర్టబిలిటీ మీ జేబులో వినోదం కోసం పెరుగుతున్న అవసరం మరియు డిమాండ్ ఉంది కాబట్టి సరికొత్త సేవలను మరియు ఉత్పత్తులను సృష్టిస్తుంది వ్యాపార నమూనాలలో మార్పులు ఉన్నాయి సేవ బహుశా వ్యాపార నమూనాలలో అత్యధిక సంఖ్యలో విప్లవాత్మక ఆవిష్కరణలను పరిచయం చేస్తోంది మీ చుట్టూ చూడండి ఈ మనోహరమైన కొత్త ఇ వ్యాపారాలు అవి సేవపై దృష్టి పెడతాయి సమయం ఖర్చు శ్రమ మరియు అనేక సేవల పొదుపు పరంగా అవి మీకు విలువను తెస్తాయి మనము చాలా వాటిని చూస్తాము కాబట్టి మీరు క్రొత్త నగరాన్ని సందర్శించేటప్పుడు మంచి రెస్టారెంట్ను కనుగొనడం కొత్త శ్రేణి సేవ కదా కుటుంబ వినోదం కోసం బయటికి వెళ్ళడానికి కొత్త ప్రదేశాలను కనుగొనడం వినోదం కోసం కొత్త మిశ్రమాలను కనుగొనడం సమాజానికి తోడ్పడటానికి కొత్త మార్గాలను కనుగొనడం సాంకేతిక పరిజ్ఞానం యొక్క పురోగతిని ఉపయోగించి కొత్త వ్యాపార నమూనాలను సృష్టించడం ఇప్పుడు సాధ్యమవుతుంది కాబట్టి మీరు మీ కంప్యూటర్ ముందు కూర్చుని ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలకు సహకరించవచ్చు మీరు కొన్ని సాధారణ పరికరాలతో ప్రయోగాత్మక చలన చిత్ర నిర్మాత కావచ్చు ఎందుకంటే మీ చలన చిత్రాన్ని సవరించడానికి ప్రాసెస్ చేయడానికి ప్రచురించడానికి వెబ్లో మీరు చాలా సేవలు కలిగి ఉన్నారు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నడిచే సామాజిక మార్పుతో నడిచే మొదటి రోజు నుండి కొత్త ప్రపంచీకరణను సృష్టించే ఈ వ్యాపార నమూనా మార్పుల ఫలితంగా మార్పులు కూడా జరుగుతున్నాయి ఈ రోజు మీరు ఆసక్తికరమైన 2 నిమిషాల ఆడియో వీడియో ని ఉత్పత్తి చేయగలిగితే మీరు దానిని యూట్యూబ్ లో ప్రచురించవచ్చు మరియు ఇది మిలియన్ల మంది ప్రేక్షకులకు వెళ్తుంది మనకు కొత్త పేరు వైరల్ అవుతుంది కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది కాబట్టి నేను నిజంగా అస్సామీ చిత్రాల నిర్మాత అని మీరు అనుకుంటున్నారని కాదు మరియు నేను అస్సాం నుండి భారతదేశంలోని పశ్చిమ ప్రాంతానికి అనగా భారతదేశ జాతీయ వేదికకు వెళ్ళాలి మీరు మొదటి రోజు నుండే ప్రపంచ వేదికకు వెళ్ళవచ్చు మరియు అది విపరీతమైన అవకాశాలను మరియు విపరీతమైన క్లిష్టమైన సంక్లిష్టతలను సృష్టిస్తోంది మరియు అందువల్ల మార్కెట్ మరియు ఉత్పత్తి వర్గాలు వంటి భావనలను చూసి మన మార్గాన్ని ప్రభావితం చేసే మార్పు అవసరం సేవలకు ఈ డిమాండ్ పెరుగుదల లేదా పోటీని కూడా పెంచుతుంది కాబట్టి మీకు ఒక సేవ ఉంది ఇది రెస్టారెంట్ స్థానం కోసం మరియు తరచూ అది విజయవంతం అయ్యే పరిస్థితికి దారితీస్తుంది కొత్త నిర్మాణం ఇక్కడ మీరు ఐదు వేర్వేరు రెస్టారెంట్ల నుండి ఆహారాన్ని ఆర్డర్ చేయవచ్చు మరియు ఆ సేవ ద్వారా కలపండి రెస్టారెంట్ యజమానుల కోసం కొత్త రకమైన పోటీని సృష్టించడం ఇక్కడ మీ ఛానెల్ భాగస్వామి అయిన ఎవరైనా మీ పోటీదారుగా మారతారు ఇవి సంక్లిష్టతలు కాబట్టి నిర్వహణ మార్గం కొత్త నమూనాలు నిర్మాణాల పరంగా తరచుగా భాగం కావాలి కాబట్టి మెరుగైన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనుకరించబడిన సేవా ఉత్పత్తులలో మరియు డెలివరీ వ్యవస్థలో ఆవిష్కరణ ఒకటి వ్రాసే ఉదాహరణను సృష్టిస్తుంది మరియు ఇది అన్ని వ్యాపారాలకు కొత్త నమ్మకాన్ని సృష్టిస్తుంది కస్టమర్లకు చాలా ఎక్కువ ఎంపికలు ఉన్నాయి మరియు వారు చాలా ఎక్కువ శక్తిని వినియోగించుకోవచ్చు ఎందుకంటే సోషల్ మీడియా వివిధ రకాల ఇ బిజినెస్లతో మిళితం అవుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్న విక్రయదారులు మీ డెస్క్ వద్ద ఉన్నారు ఒకరితో ఒకరు తీవ్రంగా పోటీ పడుతున్నారు అందువల్ల వారు ఈ సేవా ఆధిపత్య ఆర్థిక వ్యవస్థలో విజయం సాధించడానికి మనము కస్టమర్ల గురించి లోతుగా ఆలోచించాలి కస్టమర్లకు సంబంధించి పోటీదారులను సంక్లిష్టమైన వ్యక్తుల డైనమిక్స్గా మనం అర్థం చేసుకోవాలి మేము క్రొత్త వ్యాపార నమూనా గురించి ఆలోచించాలి మరియు చివరికి మనము వ్యాపారాల గురించి ఉత్పత్తి సేవల వ్యవస్థగా ఆలోచించాలి